కీవర్డ్లు సిలిండర్ ఫ్లో కంట్రోల్ వాల్వ్స్ పైలట్ ప్రెజర్ ప్రెజర్ డిఫరెన్స్ లూప్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సర్వో వాల్వ్స్ ఇప్పుడు మనం సర్వో వాల్వ్స్ కు వద్దాం ఇవి సాధారణంగా విమానయాన అనువర్తనాల కోసం అభివృద్ధి చేయబడ్డాయి ఎందుకంటే విమానయానంలో మీరు దీని గురించి చాలా ఖచ్చితమైన కదలికలు చేయాలి విమానం యొక్క నియంత్రణ ఉపరితలాలు చాలా భారీ భారానికి తగినవి గా ఉంటాయి ఇది ఏరోడైనమిక్ ఎందుకంటే విమానం వాతావరణం ద్వారా భారీ వేగంతో కదులుతోంది కాబట్టి అధిక లోడ్కు అనుగుణం గా చాలా ఖచ్చితమైన కదలికను సృష్టించాలి ఈ ప్రయోజనాల కోసం ఈ సర్వో వాల్వ్స్ మొదట అభివృద్ధి చేశారు ఇది మొత్తం క్లోజ్డ్ లూప్ కంట్రోల్ టెక్నాలజీ ఎందుకంటే మనం లక్షణాన్ని మార్చకూడదనుకుంటున్నాము ప్రతిదీ చాలా మరియు బాగా ట్యూన్ చేయబడింది అధిక పవర్ వెయిట్ రేషియో కోసం ఎలక్ట్రిక్ డ్రైవ్ ఆక్యూరసి కంప్యూటింగ్ ఇంటర్ఫేస్ ఫ్లెక్సిబిలిటీ ప్రోగ్రామబిలిటీ మరియు అధిక పవర్ వెయిట్ నిష్పత్తి కోసం హైడ్రాలిక్స్ వంటి మునుపటి ప్రయోజనాలు మనకు ఉన్నాయి కాబట్టి చాలా విలక్షణమైన చాలా సరళమైన సర్వో వాల్వ్ చూడండి ఇక్కడ ఏమి జరుగుతుందంటే మీరు ఈ రాడ్ ని మార్చారని అనుకుందాం మీరు ఈ లివర్ లాగితే ఈ విధంగా కదులుతున్నప్పుడు ఏమి జరగబోతోంది ఈ పోర్ట్ దీనికి అనుసంధానించబడుతుంది మరియు ట్యాంకులు చివరలో ఉన్నాయి ట్యాంకులు ఇక్కడ ఉన్నాయని మీరు గ్రహించవచ్చు కాబట్టి రిటర్న్ స్ట్రోక్ నియంత్రించబడుతుంది ట్యాంకుకు వెళుతుంది ద్రవం ప్రవహించే మార్గం ఇది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటేఫీడ్బ్యాక్ ఎక్కడ ఉంది లోడ్ శరీరానికి అనుసంధానించబడి ఉంది కాబట్టి మీరు స్పూల్ను ఈ వైపుకు లాగితే సిలిండర్ ఏ వైపుకు కదులుతుంది అది ఈ వైపు కదులుతుందికాబట్టి లోడ్ కూడా ఈ వైపు కదులుతుంది మరియు లోడ్ శరీరానికి అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు శరీరం కూడా ఈ వైపు కదులుతుంది ఈ శరీరం స్పూల్ కాదు స్పూల్ లివర్తో అనుసంధానించబడి ఉంటుంది మరియు శరీరం లోడ్ కి కనెక్ట్ చేయబడింది కాబట్టి శరీరం కదులుతుంది కాబట్టి శరీరం యొక్క కదలిక వాస్తవానికి ఇతర దిశలో స్పూల్ యొక్క కదలిక లాగా ఉంటుంది ఎందుకంటే ప్రవాహం ఓపెనింగ్ వాస్తవానికి సాపేక్ష కదలిక ద్వారా ఉంటుంది కాబట్టి శరీరం కూడా ఈ దిశలో కదులుతుంటే మళ్ళీ ఈ ప్రవాహం ఈ వాల్వ్ మూసివేయబడుతుంది కాబట్టి పిస్టన్ యొక్క ఒక నిర్దిష్ట స్థానం లేదా లోడ్ యొక్క స్థానం మూసివేయబడుతుంది అది మూసివేసే వరకు అక్కడ ప్రవాహం ఉంటుంది మరియు వేగం ఉంటుంది మరియు ఈ లోడ్ ఈ విధంగా కదులుతూనే ఉంటుంది కాబట్టి మీరు లివర్ను కదిలిస్తే వాల్వ్ ఒక దిశలో కదులుతూ ఉంటుంది చివరకు వచ్చి ఆగిపోతుందిఇది ఫీడ్బ్యాక్ వల్ల జరుగుతుంది కాబట్టి ఇది విలక్షణమైన సాధారణ మెకానికల్ సర్వో వాల్వ్ అమరిక

వివిధ రకాల సర్వో వాల్వ్ లు ఉన్నాయి ఉదాహరణకు రెండు దశల వాల్వ్ ఉండవచ్చు ఇప్పుడు రెండు దశల వాల్వ్లో ఏమి జరుగుతుంది దీనితో మీరు భారీ శక్తిని నియంత్రించాలనుకుంటున్నారు కాబట్టి చివరి దశ వాల్వ్ వాస్తవానికి చాలా పెద్దది కాబట్టి దాని స్పూల్ను తరలించడానికి కూడా మీకు మరొక సర్వో వాల్వ్ అవసరం కాబట్టి మీకు యాక్యుయేటర్ అవసరం ఇది మొదటి దశ ఇక్కడ మీరు కంట్రోల్ ఇన్పుట్ ఇస్తారు అందుకని మీరు దానిని కదిలిస్తే మీరు ఈ విధంగా నెట్టివేస్తే ఈ పోర్ట్ తెరుచుకుంటుంది కాబట్టి సిలిండర్ క్రిందికి కదులుతుంది అది క్రిందికి కదులుతున్నప్పుడు అప్పుడు ఏమి జరగబోతోంది అంటే ఇది దీనికి కనెక్ట్ అవుతుంది ఇది ప్రధాన వాల్వ్ పైలట్ వాల్వ్ అంటే ఇది మరొక వాల్వ్ను నడిపించే వాల్వ్ ఉదాహరణకు కారు డ్రైవ్ చేసే నాయకుడు కు పైలట్ హక్కులు తెలిసినట్లే అది పైలట్ కారు ఈ విధంగా ఇది డ్రైవింగ్ వాల్వ్ మరియు ఇది నడిచే వాల్వ్ మరియు ఇది క్రమంగా ఈ పోర్టులు అనుసంధానించబడి ఉండవచ్చు ఈ రెండు పోర్టులు A మరియు B కావచ్చు ప్రధాన యాక్యుయేటర్తో అనుసంధానించబడతాయి ఇది చాలా భారీ లోడ్ కావచ్చు ఈ విధంగా మీరు పవర్ ఆమ్ప్లిఫికేషన్ పొందుతారు ఇక్కడ రెండు దశల సర్వో వాల్వ్ నిర్మాణం యొక్క విలక్షణమైన రకం ఉంది ఏమి జరుగుతుందో చూడండి మీకు మొదట రెండు రకాల ప్రెజర్ నోడ్ ఉంది ప్రధాన వాల్వ్ మరియు పైలట్ వాల్వ్ ఎక్కడ ఉంది ఇది పైలట్ వాల్వ్ మరియు ఇది ప్రధాన వాల్వ్ ఇది పైలట్ వాల్వ్ను కదిలిస్తుంది ఇది గమనించవలసిన మొదటి విషయం ఎవరు పైలట్ వాల్వ్ ను కదిలిస్తారు ఈ సోలేనోయిడ్ వాస్తవానికి ఇది స్పూల్తో అనుసంధానించబడి ఉంది ఇది చూపబడలేదుకాబట్టి భాగాలను గుర్తించనివ్వండి కాబట్టి ఏమి జరుగుతుందంటే మీరు సోలనోయిడ్ను వంచి ఒక టార్క్ మోటారు అమరిక వంటిది ఇది ఈ వాల్వ్ను ఈ విధంగా నెట్టివేస్తుంది ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు ఒక కంట్రోల్ ప్రెషర్ కాబట్టి కంట్రోల్ ప్రెషర్ వస్తుంది మరియు ఈ వాల్వ్ ఈ చివరకి కదులుతుంది కాబట్టి ప్రెషర్ ఇక్కడ పడిపోతుంది ఇక్కడ ప్రెషర్ ఏమిటి ఇక్కడ ప్రెషర్ PC కాని ఇక్కడ ప్రెషర్ PC కాదు ఎందుకంటే ఇది ఈ వాల్వ్ ద్వారా పడిపోవాలి కాబట్టి ఇది PC కన్నా తక్కువగా ఉంటుంది వాస్తవానికి ఈ వైపు PC కంటే తక్కువగా ఉంటే మరియు ఇప్పటికీ ఈ విధంగా కదలవలసి వస్తే ఇక్కడ నెట్ ఫోర్స్ కంటే ఇక్కడ నెట్ ఫోర్స్ ఎక్కువగా ఉండాలి కాబట్టి ఏరియా లను నియంత్రించాలి కాబట్టి ఇక్కడ ఉన్న ఏరియా వాస్తవానికి రెండుసార్లు A మరియు ఇక్కడ ఉన్న ఏరియా A కాబట్టి ఈ ప్రెషర్ తరలించడానికి PC బై 2 మాత్రమే కావాలి ఇక్కడ ప్రెషర్ PC బై 2 ద్వారా మాత్రమే అవసరం కాబట్టి PC బై 2 కి పైకి లేచిన క్షణం ఈ వాల్వ్ ఈ విధంగా మారుతుంది ఇప్పుడు ఈ వాల్వ్ ఈ విధంగా మారినప్పుడు చూడండిఇది ఫైనల్ యాక్యుయేటర్ ఇది మోటార్లు అప్పుడు ఈ వాల్వ్ ఈ విధంగా కదులుతున్నప్పుడు ఏమి జరుగుతుంది ఈ పోర్ట్ ఇక్కడకు కనెక్ట్ అవుతుంది కాబట్టి మోటారుకు పంప్ మరియు ట్యాంక్ కనెక్ట్ అవుతాయి ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఎక్కడ ఉంది ఇది ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ కాబట్టి ఈ స్పూల్ దీనిని ఈ విధంగా నెట్టబోతోంది ఇది ఇక్కడ నెట్టివేసినప్పుడు ఫుల్క్రమ్ ఉంటుంది ఫుల్క్రమ్ చూడండి కాబట్టి ఇది మళ్ళీ స్పూల్ను నెట్టివేస్తుంది స్పూల్ కాదు స్లీవ్ కాబట్టి స్పూల్ దీని ద్వారా నెట్టబడుతోంది మరియు ఇది ఈ ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ స్లీవ్లను నెట్టివేస్తుంది ఇది స్లీవ్లను ఈ విధంగా నెట్టివేస్తుంది స్లీవ్ యొక్క రెలెటివ్ మోషన్ కరెంట్ చేత సృష్టించబడిన స్పూల్ యొక్క రెలెటివ్ మోషన్ ను రద్దు చేస్తుంది కాబట్టి మళ్ళీ ఒక నిర్దిష్ట స్థితిలో ఒక నిర్దిష్ట గ్యాప్ వద్ద మళ్ళీ ఇది PC బై 2 అవుతుంది కాబట్టి ఇప్పుడు అది PC బై 2 కి మారినప్పుడు దీనిపై ఫోర్స్ లేదు మరియు అది ఆగిపోతుంది కాబట్టి ఇప్పుడు అది ఆపడానికి వచ్చినప్పుడు ఇక్కడ కొంత ఓపెనింగ్ ఉంది మరియు కొంత మొత్తంలో ఓపెనింగ్ కలిగి ఉన్నప్పుడు మీకు కొంత ఫ్లో ఉంటుంది కొంత ప్రెషర్ మీరు మోటారును ఆ ఫ్లో రేటు లేదా ఆ వేగంతో నడపబోతున్నారు ఇది టు స్టేజ్ సర్వో వాల్వ్ యొక్క ఆపరేషన్

ఇది ఆ ఫీడ్బ్యాక్ అమరిక యొక్క స్వల్ప విశ్లేషణ ఇది ఒక వాల్వ్ మరియు ఇది ఒక యాక్యుయేటర్ మరియు అక్కడ ఒక లింక్ కనెక్ట్ చేయబడి ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఇన్పుట్ మోషన్ ఇవ్వండి ఏమి జరుగుతుంది ఇది ఈ విధంగా జరుగుతుంది ఇది జరిగిన వెంటనే ఈ విధంగా పంప్ దీనికి అనుసంధానిస్తుంది మరియు ట్యాంక్ దీనికి అనుసంధానిస్తుంది కాబట్టి యాక్యుయేటర్ ఈ విధంగా కదులుతుంది యాక్చుయేటర్ ఈ విధంగా కదిలినప్పుడు W ఈ విధంగా కదులుతుంది మరియు దానిని ఉంచడానికి సృష్టించబడిన కారణం ప్రభావం కారణాన్ని రద్దు చేస్తుంది అందుకే ఇది నెగటివ్ ఫీడ్బాక్క్ సిట్యుయేషన్ మరియు స్టేబుల్గా ఉంటుంది కాబట్టి చివరికి ప్రవాహాన్ని సృష్టించే ఈ Z యొక్క కదలికను మీరు విశ్లేషించాలనుకుంటే మీరు దానిని అర్థం చేసుకోవాలి ఇక్కడ వాస్తవానికి రెండు ఇన్పుట్లు ఉన్నాయి మరియు ఇది మీరు విశ్లేషించదలిచిన కదలిక కాబట్టి మొదట మీరు సూపర్పొజిషన్ ను అప్లై చేయాలి కాబట్టి మొదట మీరు W 0 మరియు X అప్లై అని అనుకోండి కాబట్టి ఈ రాడ్ దీని ద్వారా కదులుతుంది ఎందుకంటే W 0 కాబట్టి అది కొంత కదలికను సృష్టిస్తుంది తరువాత X స్థిరంగా ఉంది మరియు W కదులుతోంది కాబట్టి ఇప్పుడు మీరు ఊహించవచ్చు X ఇలా కదులుతోంది కాబట్టి మీరు చిన్న కదలికల కోసం చేయగలిగితే మీరు ఊహించవచ్చు ఈ రెండు కదలికలు సృష్టించబడతాయి మరియు నెట్ మోషన్ దాని ఫలితంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి W ఫుల్క్రమ్ అయితే మరియు X అప్లై చేస్తే ఇక్కడ ఎంత కదలిక ఉంటుంది దీని విలువ మరోవైపు మీరు దాన్ని ఇక్కడ ఫిక్స్ చేయండి మరియు ఇక్కడ ఒక మోషన్ Y ను అప్లై చేస్తే అప్పుడు ఇక్కడ కదలిక ఇలా ఉండబోతోంది abw W అనేది కదలిక అని అనుకుందాం తుది కదలిక Z అంటే ఏమిటి మనకు సమర్థవంతమైన ఫీడ్బ్యాక్ అమరిక ఉంది ఇది మోషన్ X చేత సృష్టించబడిన కదలిక ఇది W ఫీడ్బ్యాక్ సృష్టించిన కదలిక మరియు ఇది నెట్ మోషన్ Z సృష్టించబడుతుంది కాబట్టి కదలిక ఒక ప్రవాహాన్ని సృష్టిస్తుంది మరియు ఇది ప్రవాహ గెయిన్ తద్వారా ఇది ఒక వాల్యూమెట్రిక్ ప్రవాహాన్ని సృష్టించబోతోంది దీనిని AP తో డివైడ్ చేస్తే మీకు సరళ కదలికను ఇస్తుంది AP అనేది పిస్టన్ యొక్క ఏరియా ఇది ఇంటిగ్రేట్ చేస్తే 1s మీకు విమానం యొక్క కదలికను ఇస్తుంది కాబట్టి ఇది కంట్రోల్ సిస్టం ప్రభావవంతంగా ఉంటుంది మరియు ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉంది ఇప్పుడు YX మధ్య ట్రాన్స్ఫర్మేషన్ స్థిరంగా ఉందని మీరు చూడవచ్చు కాబట్టి ఇది a b a గా ఉంటుంది మరియు ఇది మొదటి ఆర్డర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఇది ఏదైనా ఫీడ్బ్యాక్ యొక్క ప్రాథమిక డైనమిక్స్ మీరు వివిధ రకాలని చూశారు ఇది లింకేజ్ రకం ఫీడ్బ్యాక్ కాబట్టి ఇది ప్రాథమిక విశ్లేషణ మరియు ఒక సాధారణ సందర్భంలో అటువంటి విశ్లేషణ చేయవచ్చు

తరువాత మనం మరొక రకమైన సర్వో వాల్వ్ను చూస్తాము ఇది ఫ్లాపర్ రకం సర్వో వాల్వ్ ఈ వాల్వ్ ఇక్కడ ప్రెషర్ ని వర్తింపజేయడం ద్వారా కదులుతోంది కాబట్టి మీరు ఒక డిఫరెన్షియల్ ప్రెషర్ ని సృష్టించాలి మీరు ఆ ఒత్తిడిని ఎలా సృష్టిస్తారు ఇది కూడా ఇది 1000 PSI ఇది మీకు తెలిసిన రిస్ట్రీక్టర్ కాబట్టి ఇది ప్రెషర్ తగ్గించే వాల్వ్ కాబట్టి సిరీస్ అడ్డంకి కాబట్టి ప్రవహించేటప్పుడు ఇక్కడ ప్రెషర్ పడిపోతుంది మరియు ఇది ఈ రెండు చివర్లలో 500 pSI లాగా ఉంటుంది ఇది ఫ్లాపర్ నాజిల్ కాబట్టి ఈ ఫ్లాపర్ యొక్క ప్రధాన స్పూల్ కదలిక ఉంటే అప్పుడు ప్రెషర్ పెరుగుతుంది అది ఈ వైపు ఉంటే మరియు ఈ వైపు ప్రెషర్ పడిపోతుంది తద్వారా ఇది డిఫరెన్షియల్ ప్రెషర్ని సృష్టిస్తుంది మరియు ఇది స్పూల్ను కదిలిస్తుంది ఇది ప్రాథమిక సూత్రం మరియు మీరు ఈ కదలికను ఎలా సృష్టిస్తారు మీరు ఈ కదలికను టార్క్ మోటార్ కాయిల్ లేదా టార్క్ మోటారుఅని పిలుస్తారు ఇది ఈ ఫ్లాపర్ యొక్క మినుస్క్యూల్ కదలికను సృష్టించగలదు ఫ్లాపర్ నాజిల్ యొక్క ప్రయోజనం ఏమిటంటే వాటి గెయిన్ చాలా ఎక్కువ చాలా చిన్న కదలిక చాలా అధిక ప్రెషర్ వ్యత్యాసాన్ని సృష్టించగలదు తద్వారా ఇవి చాలా సున్నితమైన పరికరాలు తరువాతిది టార్క్ యొక్క నిర్మాణాన్ని చూడవచ్చు మీరు ఇక్కడ ఒక S పోల్ను సృష్టించి ఆపై ఇక్కడ N పోల్ మరియు ఇక్కడ N పోల్ ఈ విధముగా చుట్టబడి ఉంది ఇప్పుడు మీకు ఈ పోల్ షూ ఉంది కాబట్టి మీరు ఈ విధముగా కరెంట్ను పంపితే ఇది రిపెల్ అవుతుంది మరియు ఇది ఆకర్షించబడుతుంది కాబట్టి స్టాకర్ కొద్దిగా వంగి ఉంటుంది మరియు ఇది అనుసంధానించబడి ఉంటుంది ఇది ఫ్లాపర్ ప్లేట్ కాబట్టి మీరు ఫ్లాపర్ను నియంత్రించే మార్గం ఇది ఇది ఒక చిత్రం మూగ్ అటువంటి వాల్వ్స్ తయారుచేసే ఒక ప్రసిద్ధి చెందిన సంస్థ కాబట్టి ఇది వారి వెబ్సైట్ నుండి వచ్చిన చిత్రం ఇది డైరెక్ట్ డ్రైవ్ వాల్వ్ క్రాస్ సెక్షనల్ వీక్షణ కాబట్టి వివిధ భాగాలు చూడవచ్చు ఇది ఎలక్ట్రానిక్స్ ఇది అసలు సర్వో వాల్వ్ మరియు ఇది కాయిల్ అని పిలుస్తారు ఇది స్పూల్ను లాగుతుంది మరియు ఇక్కడ పోసిషన్ సెన్సార్ సాధారణంగా ఇది LVDT కొన్నిసార్లు దీనికి స్ప్రింగ్ ఉంటుందిమీరు ఇక్కడ కనెక్షన్ చేస్తారు కాబట్టి ఇది మీకు వివిధ భాగాలను చూపించడానికి అవి ఎలా ప్యాక్ చేయబడిందో జామెట్రిక్ వ్యూ చూడగచూడగలరు ఇవి చాలా కాంపాక్ట్ పరికరాలు

క్లోజ్డ్ లూప్ పొజిషన్ కంట్రోల్ ను మీరు ఎలా చేస్తారు ఇది చాలా సులభం ఇది చూడండి ఇది ఒక పొజిషన్ లూప్ కాబట్టి మీకు ఇక్కడ ప్రోపోషనల్ లేదా సర్వో వాల్వ్ ఉంది అది ఈ ఎలక్ట్రానిక్స్ చేత నడపబడుతుంది మరియు లోడ్ను కదిలిస్తుంది ఇది సిలిండర్ ఇది పోసిషన్ సెన్సార్ ద్వారా లోడ్ యొక్క స్థానం గ్రహించబడుతుంది ఇది సాధారణంగా ఒక ఎల్విడిటి కొన్నిసార్లు పొటెన్షియోమీటర్ ఇది రోటరీ అయితే పరిష్కరిస్తుంది మరియు ఈ రెండింటినీ పోల్చి చూస్తే ఇది మరియు ఎర్రర్ ఇవ్వబడనది ఇది ఒక స్టాండర్డ్ పొజిషన్ లూప్ ఈ రాంప్ జెనరేటర్ కొన్నిసార్లు ఉపయోగించబడుతుంది ఎందుకంటే మీరు యాంప్లిఫైయర్ను సాచురేట్ చేయవలసిన అవసరం లేదు మరియు భారీ లోడ్లు జెర్క్ లను సృష్టించకూడదు దీని వలన పరికరాలకు నష్టము రావొచ్చు లోడ్లు దెబ్బతినవచ్చు అందువల్ల ఒక సిగ్నల్ యొక్క స్థానం మార్చవలసి వచ్చినప్పుడు కొన్నిసార్లు రేటును మీరు నియంత్రించాల్సిన అవసరం ఉంది మీరు సాధారణంగా ఈ రకమైన వ్యవస్థకు స్టెప్ సిగ్నల్స్ ఇవ్వరు కాబట్టి మీరు ఒక సిస్టమ్ నుండి మరొక సిస్టమ్ కి వెళ్లాలనుకుంటే మీకు ర్యాంప్ జనరేటర్ ఉంటుంది మరొకదానికి మీరు ర్యాంప్ ద్వారా నెమ్మదిగా వెళతారు ఇది మీరు ఈ భారాన్ని కలిగి ఉండాలనుకునే వెలాసిటీ స్థాయిని బట్టి ఉంటుంది

ఇది ఆ లూప్ యొక్క వాల్వ్ యొక్క బ్లాక్ రేఖాచిత్రం అమరిక ఇవి ఎలక్ట్రికల్ గెయిన్ ఇవి ఎలక్ట్రికల్ సర్క్యూట్ గెయిన్ ఇది సెన్సార్ గెయిన్ ఇది వాల్వ్ గెయిన్ ఇది వాల్వ్ ఫ్లో క్యారక్టరిస్టిక్ KQ కి ప్రవహించే కరెంట్ కాబట్టి మీకు ఒక నిర్దిష్ట ప్రవాహం ఉన్నప్పుడు ఆ ప్రవాహం లోపలికి వెళుతుంది కాబట్టి వెలాసిటీ విలువ ఫ్లో ఏరియా అవుతుంది మరియు వెలాసిటీ ని ఇంటిగ్రేట్ చేస్తే పోసిషన్ వస్తుంది ఇది ఒక బ్లాక్ రేఖాచిత్రం లాంటిది అదేవిధంగా మీరు కలిగి ఉన్న ప్రవాహం మీకు తెలిసిన KQ యొక్క నామమాత్రపు విలువ కారణంగా ఇది జరుగుతుంది పంప్ యొక్క సప్లై ప్రెషర్ ద్వారా కొన్నిసార్లు ఈ ప్రవాహాన్ని కొద్దిగా మార్చవచ్చు కాబట్టి ప్రెజర్ డిస్ట్రబెన్స్ బ్లాక్ ద్వారా దాన్ని మోడల్ చేయవచ్చు ఇవి సాధారణంగా చాలా ఖచ్చితమైన నియంత్రణ పరికరాలు కాబట్టి డైనమిక్స్ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే దానిపై చాలా లోడ్ కలిగి ఉంది దానిపై పనిచేసే శక్తి ఈ డైనమిక్స్ వాస్తవానికి ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు ఒక విమానంలో డైనమిక్స్ పని ముఖ్యం కాబట్టి మీ వద్ద ఉన్న ఎలెక్ట్రో హైడ్రాలిక్ ఏరోస్పేస్యాక్యుయేటర్ లో మీకు ఇలాంటి బ్లాక్ ఉంది ఇది వాస్తవానికి ఏరోస్పేస్లో చాలా ఖచ్చితమైన యాక్యుయేటర్లలో ఉపయోగించబడుతుంది ఇది కొన్నిసార్లు రామ్ అని పిలువబడే సిలిండర్ ఇది కాబట్టి సిలిండర్ను సర్వో వాల్వ్ చేత నడపబడుతుంది సర్వో వాల్వ్ ఫోర్స్ మోటారు ద్వారా నడపబడుతుంది ఇది వాల్వ్ యొక్క స్పూల్ను నడిపించే కాయిల్ మరియు అది ఎలక్ట్రానిక్స్ మరియు సర్వో యాంప్లిఫైయర్ చేత నడపబడుతుంది వివిధ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కరెంట్ ఫీడ్బ్యాక్ ఉంది దీని లోపల ఉంది ఫోర్స్ మోటార్ కరెంటును సెన్స్ చేస్తుంది మరల తిరిగి ఇక్కడకి వస్తుంది హైడ్రాలిక్ సర్వో వాల్వ్ యొక్క స్పూల్ పొజిషన్ ఫీడ్బ్యాక్ ఉంది మరియు చివరగా వాస్తవ నియంత్రణ ఉపరితలం యొక్క రాంప్ పొజిషన్ ఫీడ్బ్యాక్ ఉంది

కాబట్టి ఇవి క్యాస్కేడ్ లూప్లలో అనుసంధానించబడి ఉన్నాయి మీరు అక్కడ చూడవచ్చు విలక్షణమైన డ్రైవ్ ఎలక్ట్రానిక్స్ ఉదాహరణకు మీరు సర్వో యాంప్లిఫైయర్లు మరియు VI కన్వర్టర్లను ఉపయోగించాలి మరియు మీకు వివిధ రకాల ఫిల్టర్లు అవసరం ఎందుకంటే సిస్టమ్కు ఇన్పుట్లను ఇవ్వకుండా ఉండాలని అనుకుంటున్నాము ఇది రెసోనాన్సు వాటికి కారణం కావచ్చు అందువల్ల ఇన్పుట్లో కొన్ని ఫ్రీక్యూన్సిస్ తగ్గించాలి అందువల్ల మీకు వివిధ రకాల నాచ్ ఫిల్టర్ అవసరం కాబట్టి దీని పేరు లోడ్ రెసోనాన్సు నాచ్ కాబట్టి మీరు హైడ్రాలిక్ వ్యవస్థను ఉపయోగించి కరిగిన ఉక్కును తీసుకువెళుతుంటే కొన్ని సహజ ఫ్రీక్వెన్సీ ఉంటుంది మీరు ఈ ఫ్రీక్వెన్సీ తో ఇన్పుట్ ఇస్తే కరిగిన ద్రవ ఉక్కు స్పిల్ అవుతుంది కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ లని తొలగించాలి తద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ద్రవ ఉక్కు లో తరంగాలు సృష్టించబడవు ఈ ప్రయోజనాల కోసం ఇన్పుట్ల యొక్క కొన్ని ఫ్రీక్వెన్సీ లు తప్పనిసరిగా తొలగించాలి కాబట్టి ఇది టిపికల్ లూప్స్ మీరు స్పూల్ డైనమిక్స్ చూస్తే ఇది చాలా సులభం ఇది స్పూల్పై కొంత శక్తి పనిచేస్తుంది ఇది కాయిల్ చేత సృష్టించబడుతుంది ఇది కొంత మొత్తంలో యాక్సిలరేషన్ సృష్టిస్తుంది కాబట్టి ఈ యాక్సిలరేషన్ ఈ వేగం వలన ఫ్రిక్షన్ ఉంది మరియు ఇది ఫైనల్ స్పూల్ పోసిషన్ మీకు రెండు రకాల ఫీడ్బ్యాక్ ఉంటుంది స్ప్రింగ్ ఫోర్స్ ఉంది మరియు మీకు బెర్నౌల్లి ఫోర్స్ ఉంది ఇది సంభవిస్తుంది ఇది వాల్వ్ గుండా ప్రవహించే ద్రవం కారణంగా స్పూల్పై కొంత శక్తి పనిచేస్తుంది కాబట్టి ఇవి ఫీడ్బ్యాక్ ఎలిమెంట్స్ గా పనిచేస్తాయి కాబట్టి ఇది స్పూల్ యొక్క కదలికను సృష్టిస్తుంది

అదేవిధంగా రామ్లో స్పూల్ యొక్క కదలిక రామ్ లోకి ప్రవహించడం సరఫరా ప్రెషర్ మరియు స్పూల్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది రామ్ లోకి ప్రవేశించే ద్రవం మరియు అవుట్లెట్ ద్రవం ఏమిటి రామ్ యొక్క కదలిక x రామ్ మరియు ఇది సిలిండర్ యొక్క ఏరియా అయితే ఇది బయటకు వెళ్లే ద్రవం కాబట్టి కొద్దిగా తేడా ఉంది చివరకు ఆ వ్యత్యాసం వస్తుంది ద్రవం యొక్క కుదింపు ద్వారా ఫోర్స్ సృష్టిస్తుంది కాబట్టి ప్రారంభంలో కొద్దిగా ద్రవం నిండిన కుదింపు ఉంటుంది మరియు బల్క్ మాడ్యులస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది వెంటనే చాలా ప్రెషర్ ని సృష్టిస్తుంది మరియు అది ఏరియా ద్వారా గుణించబడుతుంది కాబట్టి మీరు ఫోర్స్ పొందుతారు అది సిలిండర్ పై పనిచేసే ఫోర్స్ సిలిండర్పై కూడా ఒక లోడ్ ఉంటుంది కాబట్టి వ్యత్యాసం వాస్తవానికి సిలిండర్ను వేగవంతం చేస్తుంది మరియు కదలికను సృష్టిస్తుంది కాబట్టి హైడ్రాలిక్ సిలిండర్లపై మీరు కలిగి ఉన్న డైనమిక్స్ మరియు వాటిని ఖచ్చితంగా నియంత్రించాలి

మనము పాఠం చివరికి వచ్చాము మనము ఫ్లో మరియు ప్రెషర్ కంట్రోల్ వాల్వ్స్ హైడ్రాలిక్ సిలిండర్లు ప్రోపోషనల్ వాల్వ్స్ సర్వో వాల్వ్స్ మరియు కొన్ని ఎలక్ట్రో హైడ్రాలిక్ యాక్చుయేషన్ సిస్టమ్స్ చూశాము ఆలోచించాల్సిన చివరి పాయింట్లు సర్వో వాల్వ్ మరియు ప్రోపోషనల్ వాల్వ్ మధ్య తేడా ఏమిటి ఇది ఫీడ్బ్యాక్ పరంగా ఉందా ఇది పనితీరు ఖచ్చితత్వంతో ఉందా ఇది నిర్మాణం డ్రైవ్ వాట్ పరంగా ఉందా హైడ్రాలిక్ యాక్చుయేషన్ సిస్టమ్ ప్రధాన భాగాలను గుర్తించండి ఈ ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వగలగాలి ఎందుకంటే ఇది ప్రాథమికమైనది ప్రాథమిక ప్రయోజనాల్లో ఒకటి ప్రాథమిక బోధనా లక్ష్యాలు రెండు దశల సర్వో వాల్వ్ నిర్మాణానికి స్కెచ్ వేయండి ఇది ఎలా పనిచేస్తుందో ఆలోచించండి ముఖ్యంగా ఫీడ్బ్యాక్ ఎలా పనిచేస్తుంది వాల్వ్స్ యొక్క పైలట్ ఆపరేషన్ ఎందుకు అవసరం మరియు ఒక కంట్రోల్ వాల్వ్ యొక్క ఆపరేషన్ గురించి వివరించగలరా ఇది మెకానికల్ అమరిక ద్వారా ప్రెషర్ వేరియేషన్స్ తో సంబంధం లేకుండా ప్రవాహాన్ని ఎలా నియంత్రిచగలదు కాబట్టి ఈ రోజు పాఠం ఇది ధన్యవాదాలు